ఇప్పుడు ఏరియా A1 ఏరియా A2 కాబట్టి A1 A2 గా చేయాలి మీరు δcr ను కనుగొనాలి మరింత ముందుకు వెళ్ళే ముందు మీరు ఏమి చేస్తారు A అంటే అసలు గ్రాఫ్ కు సమానం PePmaxsin అవుతుంది ఈ గ్రాఫ్ గ్రీన్ కలర్ ఈ గ్రాఫ్ ఇప్పుడు మీరు 'B' గ్రాఫ్ 'B' అని నలుపును అనుమతించండి ఈ బ్లాక్ 'B' స్థిరమైన విలువ K1 A అని చెప్పడానికి సమానం ఎందుకంటే ఇది మీ A Pe మనము ఇక్కడ వ్రాస్తున్నాము ఎందుకంటే గ్రాఫ్ A Pe కాబట్టి ఇది వాస్తవానికి K1 Pmaxsin అవుతుంది తరువాత K1 K2 అన్నీ పొందవచ్చని మరియు ఈ గ్రాఫ్ C ని చూస్తాము అంటే is ఇది గ్రాఫ్ 'C' అక్కడ ఒక విషయం వినాలి ఎటువంటి గందరగోళం ఉండకూడదు గ్రాఫ్ C మరియు ఇది C పాయింట్ వద్ద ఉంటుంది కాబట్టి ఎటువంటి గందరగోళం ఉండకూడదు ఓకే మరియు ఈ ఒక గ్రాఫ్ C K2 A K2 Pmaxsin అవుతుంది కాబట్టి మరియు K2 K1 ఎందుకంటే ఈ గ్రాఫ్ C మీరు దీనిని చూసినట్లయితే ఈ పవర్ మీరు పిలిచే దానికంటే ఎక్కువ గా ఉంటుంది అంటే పోస్ట్ ఫాల్ట్ లేదా లోపం తరువాత ఈ పవర్ కర్వ్ ఎల్లప్పుడూ ఈ గ్రాఫ్స్ పైన ఉంటుంది కాబట్టి K2 K1 లేదా K1 K2 మరియు δ δ0 వద్ద Pi Pmaxsin 0 అవుతుంది కాబట్టి δ వద్ద పాయింట్ ఆకుపచ్చ రంగు 'a' పాయింట్ Pi Pmaxsin 0 అవుతుంది ఇప్పుడు ఆ ఏరియా A1 A2 అంటే మీరు0 నుండి cr వరకు తీసుకుంటారు ఎందుకంటే ఇది ప్రాంతం A1 ఎందుకంటే మీరు ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి0 నుండి cr వరకు క్లిష్టంగా ఉంటుంది ఇప్పుడు ఇది మీ Pi గ్రాఫ్ కాబట్టి ఇది Pi కర్వ్ 'B' అంటే ఈ వక్రత అవుతుంది కర్వ్ B Pi - B మరియు B K1 A అంటే K1 Pmaxsin ఈ ఏరియా A2 కి సమానం అంటే ఇంటిగ్రేషన్ ను cr నుండి max లిమిట్ వరకు చేయండి A2 cr max అవుతుంది ఇది కర్వ్ C మరియు మైనస్ ఈ లైన్ Pi కాబట్టి dδ అంటే 0నుండిcr Pi - K1 Pmaxsin ఇది dδ వాస్తవానికి ఇది dδ లోకి ఉంటుంది ఓకే cr నుండి max కు సమానం C వక్రరేఖ K2Pmaxsin కు సమానం కాబట్టి అది cr నుండి max K2Pmaxsin dδ అవుతుంది కాబట్టి మీరు ఇంటిగ్రేట్ చేస్తే మరియు ఈ వ్యక్తీకరణలో మీరు Pi Pmaxsin 0 ను ప్రతిక్షెపిస్తే నేను maxm ను పునరావృతం చేస్తాను కాబట్టి మీరు ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే Pi Pmaxsin అవుతుంది అంటే మీరు ఇంటిగ్రేట్ చేసి మరియు సరళీకృతం చేస్తే cos cr 1K1 K2 max 0sin 0 K2cos max K1cos 0 ను పొందుతారు ఇది సమీకరణం 55 ఇది మీరు సరిగ్గా పొందుతారు దీని నుండి మీరు crఏమిటో తెలుసుకోవచ్చు కాబట్టి నేను ఈ ఇంటిగ్రేషన్ సులభం అని చూపించడం లేదు కాబట్టి మీరు దీన్ని మీ స్వంత సరళమైన పద్ధతి లో చేసుకోవచ్చు కాబట్టి తదుపరిది ఇప్పుడు ఒక ఉదాహరణను తీసుకుంటున్నాను కాబట్టి గణిత ఉత్పన్నం ఏమైనా ఉందా అని నేను అనుకుంటున్నాను ఈ కోర్సు కోసం ప్రతిదీ బహుశా ఉంది అది ముగిసింది ఇది థియరీ కి సంబంధించినంతవరకు ముగిసింది మరియు ఇప్పుడు 2 3 సంఖ్యాపరంగా వస్తుంది కాబట్టి మొదటి దానిని చూస్తే ఉదాహరణ 8 400 MW విద్యుత్ ను సరఫరా చేయగల 50 Hz సింక్రోనస్ జనరేటర్ ఒక పెద్ద విద్యుత్ వ్యవస్థకు అనుసంధానించబడి ఉంది మరియు దాని టెర్మినల్స్ వద్ద 3 దశల లోపం సంభవించినప్పుడు 80 మెగావాట్లని సరఫరా చేస్తుంది కాబట్టి ఎ గరిష్ట శక్తి కోణం 850 గా ఉండాలంటే లోపం క్లియర్ చేయవలసిన సమయాన్ని నిర్ణయించండి 100 MVA బేస్ మీద H 7 MJMVA కి సమానం అని అనుకుంటే బి క్లిష్టమైన క్లియరింగ్ కోణం కనుగొనండి కాబట్టి సమీకరణం 48 Pi Pmaxsin 0 నుండి ఈ సమీకరణాలన్నీ నేను ఇప్పటికే ఇచ్చిన సమీకరణాలే అని మీకు తెలుసు కానీ సమీకరణం 48 ఎక్కడ ఉందో శోధించనివ్వండి లేకపోతే మీకు ఇది సైన్ వక్రత నుండి తెలుసు సమీకరణం 48 నుంచి Pm ఈ విషయానికి సమానమని నేను మీకు చూపిస్తాను ఇక్కడ Pi Pmaxsin 0 అని మీకు తెలుసు ఇది సమీకరణం 48 కాబట్టి ఆ సందర్భంలో ఇది మూడు దశలు కాబట్టి Pi 803 MW మరియు P max 4003 MWమరియు తరువాత sin 0 అవుతుంది మనం ను తెలుసుకోవచ్చు కాబట్టి మీరు 0 11 540 లేదా 0 2 రేడియన్ పొందుతారు ఇప్పుడు గరిష్ట శక్తి కోణం 850 గా ఇవ్వబడుతుంది కాబట్టి అలా ఇస్తే అంటే 1m850అంటే 1 48 రేడియన్ కాబట్టి సమీకరణం 49 నుంచి అంటే ఈ cos c cos 1 అవుతుంది కానీ 1m8501 48 రేడియన్ అంటే మీరు cos c ను వ్రాయవచ్చు అదే సూత్రాన్ని నేను ఇక్కడ తిరిగి వ్రాస్తున్నాను కాబట్టి ప్రతిదీ రేడియన్స్ లో ఉంచబడుతుంది కాబట్టి ఇది బ్రాకెట్లో cos 1 48 ఇది 1 0 ఇది కూడా రేడియన్ 1 4 0 2 the sin 0 2 ఇదంతా రేడియన్ అంటేc మీకు 1 22 రేడియన్ లభిస్తుంది అది మీ c మరియు సమీకరణం 52 నుండి మీరు క్లియరింగ్ టైమ్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు కాబట్టి ఇది మీ 51 అందువల్ల మీ సమీకరణం 53 ఇక్కడ ఇది సమీకరణం 52 అని నేను కనుగొన్నాను tc ఇది సమీకరణం 52 నుండి tc మేము తిరిగి వ్రాస్తున్న అదే సమీకరణానికి సమానం మరియు మీరు అన్ని విలువలను ఉంచండి అప్పుడు H విలువc 0πfPi అవుతుంది కాబట్టి H 7 గా ఇవ్వబడుతుంది కాబట్టి 27 c మీరు లెక్కించారు నేను వ్రాసేటప్పుడు దానిని గ్రాఫ్ రకంగా చేసాను అంటే వ్రాసే లోపం అని అర్ధం ఆ ఫార్ములా ఉన్న చోట c 0 అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది మీ c అవుతుంది వాస్తవానికి ఇది 1 కాబట్టి నేను పొరపాటున 1 48 చేశాను నేను ఈ విలువను పొరపాటున 1 అని తీసుకున్నాను ఇది వాస్తవానికి 1 22 అవుతుంది సమాధానం సరైనదని నేను భావిస్తున్నాను కాబట్టిtc 0 377 సెకను లేదా 377 msec కానీ నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను నాకు ఇప్పుడు ఇక్కడ కాలిక్యులేటర్ లేదు నేను దీన్ని 1 48 లేదా 1 22 ఉపయోగించి కంప్యూట్ చేశాను కానీ సరైనది 1 22 నేను దాన్ని సరిదిద్ది తున్నాను కానీ సమాధానం కొద్దిగా భిన్నంగా ఉంటే మీరు దయచేసి ఆ కాలిక్యులేటర్తో తనిఖీ చేయండి ఇది మీకు నా అభ్యర్థన నాకు ఇక్కడ కాలిక్యులేటర్ లేదు కాబట్టి ఇది మీ tcకి సమానమైనది 377 మిల్లీసెకన్లు కావచ్చు లేదా అది 1 48 ఆధారంగా ఉంటే ఈ సమాధానం వస్తుంది కానీ ఇది సరైన సమాధానం కాదు కాబట్టి ప్రాథమికంగా ఇది 1 22 అవుతుంది నేను ఇప్పుడు సరిదిద్దుకుంటాను దయచేసి చేయండి లేకపోతే ఇది సమాధానం ఓకే కాబట్టి సమీకరణం 53 నుంచి ఇది మీ సమీకరణం 53 cos cr cos cr π 20sin 0 cos 0 గా ఇవ్వబడింది కాబట్టి cr π 20sin 0 cos 0 అవుతుంది మీరు ఈ విలువలను ఇక్కడ ప్రతిక్షేపణ చేయండి ఇక్కడ క్లిష్టమైన క్లియరింగ్ కోణం 115 460 లేదా 2 01 రేడియన్ అవుతుంది కాబట్టి తదుపరిది మీ ఉదాహరణ 9 తదుపరిది ఒక సింక్రోనస్ జెనరేటర్ ఒక పెద్ద విద్యుత్ వ్యవస్థకు అనుసంధానించబడిందని అనుకుందాం మరియు దాని గరిష్ట శక్తి సామర్థ్యానికి 0 45 p u MW పవర్ కి మూడు దశల లోపం సంభవిస్తుంది మరియు జనరేటర్ యొక్క సమర్థవంతమైన టెర్మినల్ వోల్టేజ్ లోపానికి ముందు దాని విలువలో 25 అవుతుంది కానీ లోపం క్లియర్ అయినప్పుడు జనరేటర్ అసలు గరిష్ట విలువలో 70 డెలివరీ చేస్తున్నప్పుడు మీరు క్లిష్టమైన క్లియరింగ్ కోణాన్ని కనుగొనవలసి ఉంటుంది వాస్తవానికి మనం ముందు K1 మరియు K2 ని తీసుకున్నాము లోపం సమయంలో K1 వాస్తవానికి Pmax మరియు లోపం ముందు Pmax యొక్క నిష్పత్తి మనము చూశాము ఎందుకంటే మనము మీ వక్రరేఖ A B మరియు C వక్రరేఖ B ను తీసుకున్నాము మనము K1 మీ Pmax sin దానిని తీసుకున్నాము కాబట్టి K1 వాస్తవానికి నిష్పత్తికి లోపం సమయంలో Pmax గరిష్ట విలువ కు మరియు లోపం కు ముందు Pmax విలువ కు నిష్పత్తి అది K1 మరియు K2 Pmax లోపం తర్వాతPmax లోపం కు ముందుఅవుతుంది నేను ఇక్కడకు వస్తే నేను కనుగొన్నాను నేను మీకు చూపిస్తాను కాని ఈ విషయాలన్నీ నేను ఇప్పటికే మీకు చెప్పాను లేకపోతే మీకు ఇక్కడ తెలుసు ఇక్కడ లోపం కు ముందు A కి సమానం ఇది మీ లోపం సమయంలో B కి సమానమైనది మరియు లోపం తరువాత C కి సమానం కాబట్టి K1 ఈ లోపం సమయంలో మీ Pmax మరియు లోపం కు ముందు హారము లో ఎల్లప్పుడూ Pmax వస్తుంది నా ఉద్దేశ్యం హారం ఎల్లప్పుడూ లోపం కు ముందు Pmax వస్తుంది మరియు K1 లోపం సమయంలో Pmax కు సమానం మరియు లోపం కు ముందు ఈ నిష్పత్తి K2 డివైడెడ్ Pmax కు సమానం మరియు K2 అనేది Pmax లోపం తర్వాతPmax లోపం కి ముందు యొక్క నిష్పత్తి ప్రతిదీ ఇక్కడ మాత్రమే ఇవ్వబడుతుంది కాబట్టి సమీకరణం 55 నుంచి ఇది సమీకరణం 55 మనము తిరిగి వ్రాస్తున్నాము మొత్తం సమీకరణాన్ని ఇక్కడ తిరిగి వ్రాస్తున్నాము కాబట్టి ప్రారంభంలో జనరేటర్ Pmax MW కాబట్టి మొదట్లో ఇది సరఫరా అవుతుంది అంటే వాస్తవానికి ఇది మీ Pi మొదట్లో మీ Pmax యొక్క 0 MW సరఫరా చేస్తుంది అంటే ఇది వాస్తవానికి మీ Pi వాస్తవానికి 0 45 Pmax మీ Pmaxsin 0 అని వ్రాయవచ్చు కాబట్టి ఆపరేటింగ్ పాయింట్ వద్ద మీ 'a' ఆపరేటింగ్ పాయింట్ వద్ద మీరు ఎక్కడైనా వ్రాయవచ్చు ఇది మీరు ఈ విషయం ను ఉదాహరణకు తీసుకోవచ్చు ఇక్కడ ఏదైనా ఆపరేటింగ్ పాయింట్ ఈ 0 ఓకే కాబట్టి మీ Pi 0 45 మీ Pmax Pmax sin 0 PmaxPmax రద్దు చేయబడతాయి కాబట్టి 26 740లేదా 0 466 రేడియన్ అవుతుంది ఇప్పుడుPmax Pmax |Eg||Vt|xdఅవుతుంది ఇప్పుడు లోపం సంభవించినప్పుడు అది ఇచ్చినప్పుడు అది సమస్యలో ఇచ్చినప్పుడు లోపం సంభవించినప్పుడు Vt 0 25 Vt అవుతుంది ఓకే కాబట్టి ఆ సందర్భంలో మీ K1 0 25 గా ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ ఒకే విధంగా ఉంటుంది ఎందుకంటే ఈ 0 25 మాత్రమే ఉంటుంది అంటే పవర్ దాని అసలు విలువ నుండి 25 క్రిందకి వస్తుంది 25 అవుతుంది ఇప్పుడు లోపం క్లియర్ అయిన తర్వాత K2 0 70 అవుతుంది ఎందుకంటే ఇది కూడా సమస్యలో ఇవ్వబడింది ఇది మీ లోపం క్లియర్ అయినప్పుడు జనరేటర్ అసలు గరిష్ట విలువలో 70 డెలివరీ చేస్తుంది కాబట్టి క్రిటికల్ క్లియరింగ్ కోణాన్ని నిర్ణయించండి మీరు మొదట్లో గ్రాఫ్ను చూస్తే అది Pmax కానీ లోపం సమయంలో అది క్లియర్ అయినప్పుడు వాస్తవానికి 0 25 Pmax ఇది వాస్తవానికి 0 7 Pmax ఓకే కాబట్టి ఇది తత్వశాస్త్రం కాబట్టి ఈ గ్రాఫ్ నుండి మీరు అదిPmax ఇది 0 25 Pmax మరియు ఇది 0 7Pmax ఈ నీలం మరియు నలుపు 0 25Pmaxమరియు ఇది Pmax sin అని చేయవచ్చు కాబట్టి మీరు ఈ డేటా మొత్తాన్ని తీసుకుంటే K1 తెలుసు K2 కూడా తెలుసు అప్పుడు అది 0 7 అని తెలుసు కాబట్టి Pi K2 Pmaxsinm1 నేను ఆ గ్రాఫ్ను మళ్ళీ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఇది వాస్తవానికి ఇది నీలిరంగు రేఖ మీరు నీలిరంగు రేఖను తీసుకుంటారు మరియు లోపం క్లియర్ అయిన తర్వాత ఈ నీలిరంగు సమాంతర రేఖ Pi లైన్ మరియు ఇది m1 అవుతుంది ఇది ఆపరేషన్ లో పనిచేస్తున్న నీలిరంగు రేఖ ఇది ఇది మీ జనరేటర్ ద్వారా సరఫరా చేయబడిన పవర్ Pe Pmax కు సమానం 0 7 మీ భిన్నం వచ్చిన దానికి సమానంగా ఉంటుంది కాబట్టి ఇది గ్రాఫ్ కాబట్టి నీలి రేఖ ఖండన m 1అవుతుంది కాబట్టి లోపం క్లియర్ అయిన తర్వాత K2 0 7అవుతుంది మరియు మనకు Pi K2 Pmaxsinm1 ఉంది కాబట్టివాస్తవానికి ఇది మీ గ్రాఫ్ 'C' ఇది మీ గ్రాఫ్ 'C' మరియు ఇక్కడ ఇది CK2 A K2Pmax K2 0 7 అప్పుడు ఈ Pi K2 Pmax sinm1 కాబట్టి దీని అర్థం ఈ పాయింట్ m1 అంటే ఈ పాయింట్ కాబట్టి ఆ సందర్భంలో మీరు మీ m1 ఏమిటో లెక్కించండి కాబట్టి Pi మనం sinm1 PiK2 Pmax వ్రాయగలము కాబట్టి Pi sin 0 7Pmax కాబట్టి వాస్తవానికి ఇది 0 7 వస్తుంది కాబట్టి ఆ సందర్భంలో మీకు m1 మీ 400 కు సమానం ఎందుకంటే Pi 0 45Pmax అందులో 45 ఇవ్వబడింది కాబట్టి Pi 0 కాబట్టి ఇక్కడ మనము Pi 0 7ను ఉంచాము ఇది వాస్తవానికి m1 400 లేదా 0 698 రేడియన్ వస్తుంది ఓకే కాబట్టి దీని అర్థం δmax అంటే ఇది మీ δmax కాబట్టిδmax π m1 δmax కు సమానం అంటే ఇక్కడ నుండి δmax π m1 కాబట్టి m1 మనము లెక్కించిన 0 698 రేడియన్ను ఇక్కడ లెక్కించాము కాబట్టి మీరు అక్కడ ఉంచితే అది 2 443 రేడియన్ అవుతుంది మరియు అందుబాటులో ఉన్న ఈ డేటాలో ఇప్పుడు సమీకరణం 55 కి తిరిగి వెళ్ళండి నేను దాన్ని మళ్ళీ చదవలేదు మరియు ఆ సమీకరణం మళ్ళీ1K2 మీK1 కు సమానం అప్పుడు 2 443 అంటే δmax ఓకే మీ మైనస్ 0 466 అంటే δ0 అది సైన్ రేడియన్ 0 443 మరియు మైనస్ 0 25 అంటే K1 cos 0 446 అంటే δ0 మరియు మీరు అన్నింటినీ లెక్కించినట్లయితే అది 0 29 కు సమానం అంటే డెల్టా క్రిటికల్ యాంగిల్ 73 140 లేదా 1 276 రేడియన్ అవుతుంది ఓకే నేరుగా మీరు అక్కడ ఉంచవచ్చు మరియు మీకు ఈ సమాధానం వస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు మరొక సమాధానం ఇది అన్నింటికన్నా చాలా సులభం కానీ మీకు మాత్రమే ∆ Y Y ∆ పరివర్తన అవసరం ఇప్పుడు నేను మీకు ఫిగర్ ను చూపిస్తాను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అని నేను ఆశిస్తున్నాను ఓకే మీ క్లిష్టమైన క్లియరింగ్ కోణం లేదా క్లిష్టమైన క్లియరింగ్ సమయం ఎలా కనుగొనాలి ఇప్పుడు ఇది డబుల్ సర్క్యూట్ లైన్ అయిన మరొక ఉదాహరణ ఫిగర్ 15 లో చూపిన విద్యుత్ వ్యవస్థ యొక్క క్లిష్టమైన క్లియరింగ్ కోణాన్ని కనుగొనండి పాయింట్ 'F' పై మూడు దశల లోపం కోసం నేను మీకు ఇస్తాను నేను మీకు రేఖాచిత్రాన్ని చూపిస్తాను కాబట్టి జనరేటర్ ప్రారంభంలో 1 p u MW పవర్ ని సరఫరా చేస్తుంది అది 1 p u MW పవర్ ని ప్రీ ఫాల్ట్ కండిషన్ కింద సరఫరా చేస్తుంది అది లోపం కు ముందు 1 గా ఉంది ఇప్పుడు ఇది సర్క్యూట్ కనెక్షన్ ఈ జెనరేటర్ రియాక్టన్స్ 0 20 ఇవ్వబడింది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది 0 05 అన్ని j అక్కడ మళ్లీ మళ్లీ ఉచ్చరించడం లేదు ఇది లైన్ రియాక్టన్స్ 0 38 మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ 0 05 ఇది కూడా 0 05 లైన్ 0 కాబట్టి ఫాల్ట్ లైన్ ఇంపెడెన్స్ ముందు రియాక్టన్స్ 0 38 కానీ లోపం సంభవించింది 3 దశల లోపం రేఖకు మధ్యలో ఉంది అందుకే ఇక్కడ కూడా నేను ఈ వైపు చూశాను అది ఈ వైపు సగం ఉండాలి కాబట్టి గందరగోళం లేదు మరియు మొత్తం ఈ లైన్ లో లోపం ఉంది మరియు ఈ వైపు j 0 19 కానీ లోపం లేనప్పుడు మొత్తం 0 మరియు ఐడెంటికల్ పారామితులు మరియు ఈ వైపు వోల్టేజ్ జనరేటర్ వోల్టేజ్ 1 u మరియు ఇది అనంతమైన బస్సు ఓకే కాబట్టి ఇది మాగ్నిట్యూడ్ 1∟0 p అవుతుంది కాబట్టి ఇప్పుడు లోపం లేనప్పుడు ప్రీ ఫాల్ట్ కండిషన్ కాబట్టి మీరు ఇక్కడ చూస్తే అక్కడ ఎటువంటి లోపం లేదు అంటే 0 2 జతచేయబడాలి j నేను మళ్లీ మళ్లీ పెట్టడం లేదు ఇది రియాక్టన్స్ లెక్కింపు ఇది మీ ప్రీ ఫాల్ట్ ఆపరేషన్ A అంటే వక్రరేఖ A అంటే ఎప్పుడైతే మీరు ABC చేస్తున్నప్పుడు మీకు తెలుసా ఈ విధంగా మీరు ఊహించ వలసి ఉంటుంది ఇది ప్రీ ఫాల్ట్ గ్రాఫ్ A అని నేను XB ని తయారు చేసినప్పుడు అది ఫాల్ట్ సమయంలో ఉంటుంది మరియు నేను ఎప్పుడైతే C చేస్తాను అది ఫాల్ట్ తర్వాత ఉంటుంది కాబట్టి A B C ఈ విధంగా మనము చేస్తాము అప్పుడు మనము ఏ తప్పు చేయము ఈ సందర్భంలో ఇది మీ డబుల్ సర్క్యూట్ ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి లోపం లేదు అంటే సమానమైన అది 0 38 0 1 0 05 0 1 కాబట్టి 0 48 మరియు 0 48 ఈ రెండు సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఇది 0 24 మరియు ఈ వైపు 0 2 ఈ వైపు 0 2 కాబట్టి 0 4 0 24 ఇది 0 u అవుతుంది కాబట్టి ఈ ప్రీ ఫాల్ట్ కండిషన్ ఇది ప్రీ ఫాల్ట్ లేదా ఆపరేషన్ ఇది XA 0 2 గా ఉంటుంది ఇది సమాంతరంగా సమానంగా ఉంటుంది ఇది 12 0 30 052ఇది ఒకటి 0 2 గా తీసుకోబడుతుంది కాబట్టి ఇది XA 0 64 వస్తుంది మరియు గ్రాఫ్ A ఏమిటంటే మీ ప్రీ ఫాల్ట్ కండిషన్ మరియు వోల్టేజ్ ఈ రెండు వోల్టేజ్ అంతటా 1 2 మరియు 1 ఇవ్వబడుతుంది కాబట్టి ఇది 1 64 sin కు సమానంగా ఉంటుంది అంటే 1 87 sin గా మారుతుంది అంటే ఇది మీ ఈ గ్రాఫ్ గ్రీన్ కలర్ గ్రాఫ్ అవుతుంది అందుకే నేను దీన్ని PeA గ్రాఫ్ A అని చేస్తున్నాను అంటే ఇది మీ గ్రాఫ్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు లోపం సమయంలో మీరు ఆకుపచ్చ వక్రరేఖ ఈ δ0 కోణాన్ని కూడా లెక్కించాలి ఈ δ0 కోణం కూడా అవసరం ఓకే ఇది మీ Pi 1గా ఇవ్వబడింది u ఇది ఇవ్వబడింది కాబట్టి ఆ సందర్భంలో δ0 మీ 11 8మీ 75అవుతుంది ఎందుకంటే Pe A Pi ఫాల్ట్ కు ముందు స్థిరమైన స్థితిలో పనిచేస్తున్నప్పుడు కాబట్టి అది 1 కి సమానం అవుతుంది Pi 1 875 sin అప్పుడు δమీది δ0 ఈ సమయంలోδ0 కాబట్టి మీరు 018 point 1 875 పొందుతారు ఇది 32 230 లేదా 0 562 రేడియన్ అవుతుంది కాబట్టి తదుపరిది ఫాల్ట్ సమయంలో కాబట్టి ఇక్కడ రెండవ లైన్ మధ్యలో లోపం సంభవించిందని అనుకుందాం కాబట్టి ఈ వైపు 0 19 ఉండాలి కాబట్టి అది చూపబడితే మీరు రేఖాచిత్రం లోపం రేఖ మధ్యలో సంభవించిందని గీయండి ఇది ఈ రేఖ యొక్క 0 2 అదే విధంగా ఉంటుంది ఈ లైన్ అలాగే ఉంటుంది కాబట్టి j0 38 j0 05 ఇది j0 05 అయితే 12 12 j0 19 j 0 19 తరువాత 0 05 ఇది 0 2 ఇది జనరేటర్ వైపు ఇది అనంతమైన బస్సు వైపు వాస్తవానికి ఇది అనంతమైన బస్సు సైడ్ ఏదో నేను ఈ విషయం చేశాను నేను దీన్ని తీసి వేసాను కానీ అది అనంతమైన బస్సు మరియు ఇది ఫాల్ట్ సమయంలో మీ సర్క్యూట్ కనెక్షన్ కాబట్టి మీరు తెలుసుకోవలసిన విధంగా రేఖ మధ్యలో లోపం సంభవించింది కాబట్టి ఒకసారి మీరు ఈ కనెక్షన్ను బాగా చూసుకోండి ఇది ప్రాథమికంగా ∆ కనెక్షన్ అని మీరు దాన్ని Y గా మార్చాలి కాబట్టి ∆ Y కనెక్షన్ మీరు దీన్ని మీ సొంతంగా చేసుకోవచ్చు నేను మీకు ఇవ్వగలను మీ తుది విలువ ను ఇది ప్రాథమికంగా మీ డెల్∆ ∆ కనెక్షన్ నేను మీ కోసం ఈ భాగం మాత్రమే వ్రాస్తాను అంటే ఈ భాగం ఇది a కనెక్షన్ వద్ద ఉంది ఇది మీ లోపం అని అనుకుందాం ఇది ఫాల్ట్ స్థానం ఇది మీ F అని పెడుతున్నాను కాబట్టి ఈ రెండు 0 05 మరియు 0 కాబట్టి ఇది మీ j0 24 గా ఉండాలి ఈ వైపు కూడా 0 19 0 05 ఇది కూడా j0 35 0 కాబట్టి 0 48 అవుతుంది కాబట్టి ఈ వైపు మీ j0 48 అవుతుంది మరియు మీరు దానిని Y కి మార్చినట్లయితే మీరు దానిని ఈ వైపుకు Y గా మార్చినట్లయితే అది మీ j0 12 అవుతుంది ఇది j0 12 మరియు ఇది j0 06 అవుతుంది మనము దానిని ∆ నుంచి Y కు మార్చాలి దాన్ని ఎలా మార్చాలో మీకు తెలుసు కాబట్టి మీరు దాన్ని మార్చినట్లయితే కనెక్షన్ ఈ వైపు ఉంటుంది j0 12 ఈ వైపు j0 12 అవుతుంది మరియు ఇక్కడ నుండి ఫాల్ట్ పాయింట్ j 0 పాయింట్ j వరకు ఆ పాయింట్ 'F' నుండి 0 06 కు ఉంటుంది కాబట్టి దీని అర్థం ఈ వైపు అది j0 20 కాబట్టి దీని అర్థం ఈ రెండు సిరీస్లో ఉంటాయి 12 ఈ వైపు j0 12 j0 పాయింట్ ఇది j0 కాబట్టి అది ∆ Y మార్పిడి ఇప్పుడు మీరు దీన్ని తయారు చేస్తే అది ఇప్పుడు Y కనెక్షన్ ఎందుకంటే ఇది ఈ వైపు 0 32 అవుతుంది ఈ వైపు 0 32 ఉంటుంది మరియు ఇది పాయింట్ అవుతుంది మరియు ఇది పాయింట్ 0 j0 06 అవుతుంది కాబట్టి అది ఇప్పుడు Y కనెక్షన్ ఇది మళ్ళీ మనం Y ను ∆ కు మార్చాలి ఒకవేళ మీరు ఈ Y ని ∆ కు మార్చితే నేను నేను చేయలేదు ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మీకు జనరేటర్ ఉంది ఈ వైపు అనంతమైన బస్సు ఉంది విద్యుత్ సమయాల కోసం మనకు XB మాత్రమే అవసరం ఇది ఫాల్ట్ సమయంలో అది అవసరం ఈ రెండు వాస్తవానికి అవసరం లేదు కాబట్టి ఈ రెండు నేను లెక్కించలేదు కాబట్టి ఇది నేను మీకు చూపిస్తున్న Y కనెక్షన్ కానీ నేను మీకు చూపుతున్నాను కాబట్టి ఇది మీ Y కనెక్షన్ ఇది మీ Y కనెక్షన్ ఈ వైపు j0 32 ఈ వైపు ఉంటుంది నేను నిజానికి నేను మీ కోసం ఈ వైపు 0 చేసాను మరియు ఇది మీ j0 06 మరియు ఇది మీరు ∆ ని కన్వర్ట్ చేస్తే దీన్ని మార్చడానికి ∆ ఈ రెండవ వైపు అవసరం లేదు ఇది మాత్రమే అవసరం ఓకే కాబట్టి మీరు Y ∆ ను మార్చితే ఆ వైపు మాత్రమే XB అవుతుంది మీరు మార్చినట్లయితే అది 0 2 0 2 పాయింట్ వాస్తవానికి ఫార్ములా R1 R2 R3 తర్వాత R1 ఉదాహరణకు R1 Y R1 R2 R3 అని అనుకుందాం మీరు దానిని ∆ Y నుంచి ∆కి మార్చాలని అనుకుందాం అది R1 R2 R1R2R3అవుతుంది కాబట్టి మీరు దీన్ని అదే విధంగా చేశారని అనుకుందాం ఇది మీది ఈ వైపు మీ X1 12 ఈ వైపు మీ X2 అని మీరు అంటున్నారు కాబట్టి ఇది 0 2 రెండు సమానం ప్లస్ దీని ప్రోడక్ట్ ను మీ X3 ద్వారా విభజించబడినది అది మీ 0 06 అవుతుంది కాబట్టి మీరు XB చేస్తే అది 2 u అవుతుంది ఈ విలువ మీ ∆ కన్వర్షన్ కానీ పవర్ ట్రాన్స్ఫార్మర్ బదిలీకి ఇది అవసరం లేదు ఎందుకంటే ఈ వోల్టేజ్ అంత సులభం కాదు కాబట్టి ఇది మాత్రమే అవసరం కాబట్టి అది పూర్తయిన తర్వాత మరియు ఈ వోల్టేజ్ 1 2 మరియు 1 ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాయి అంటే మీ విద్యుత్ శక్తి PeB ఫాల్ట్ సమయంలో ఇది 1 212అవుతుంది ఇది XB 2 5113sin అవుతుంది అంటే ఈ గ్రాఫ్ ఫాల్ట్ సమయంలో 0 5113sin అవుతుంది ఈ లోపం క్లియర్ అయినప్పుడు ఈ లైన్ వేరుచేయబడుతుంది ఈ లైన్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఈ లోపం క్లియర్ అవుతుంది అప్పుడు మీరు XC యొక్క విలువ ఏమిటో తెలుసుకోవాలి ఎందుకంటే మనం కర్వ్ C కోసం Pe ను కనుగొనవలసి ఉంది కాబట్టి లోపం స్పష్టంగా ఉన్నప్పుడు ఈ లైన్ వేరుచేయబడింది కాబట్టి ఈ సందర్భంలో ఫాల్ట్ లైన్ తెరిచి ఉంటుంది కాబట్టి ఈ లైన్ అక్కడ లేదు అది తెరిచి ఉంది ఓకే కాబట్టి ఈ లైన్ పోయింది ఈ లైన్ మాత్రమే ఉంది ఆ సందర్భంలో మీరు అన్ని ప్రతిచర్యలను జోడిస్తారు ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి మరియు ఈ పంక్తి తెరిచి నందున ఇది జతచేయండి ఓకే కాబట్టి ఆ సందర్భంలో ఆ ఫాల్ట్ లైన్ తెరిచి ఉంటుంది కాబట్టి XC 0 దీని అర్థం వక్రరేఖ C కోసం ఫాల్ట్ తరువాత వక్రరేఖ C కాబట్టి ఇది XC మరియు Pe C 1 363 sin అంటే ఈ గ్రాఫ్ C 1 363 sin δ ఓకే ఇది ఈ విషయం అంతా మనకు లభించిన విషయం కాబట్టి మూడు గ్రాఫ్లు అంటే మీ లోపం కు ముందు లోపం సమయంలో మరియు లోపం తర్వాత సమయంలో మీకు లభించిన పవర్ అని అర్థం అందువల్ల 0 5113 లోపం సమయంలో అది మీకు Pmax K1 అవుతుంది అని మీకు చెప్పాము ఇది నేను 0 5113 అని శోధించవలసి ఉంటుందని చూద్దాం మరియు ఇది మనకు ముందు వచ్చింది 1 875 ఫ్రీ ఫాల్ట్ కండిషన్ 1 మీ ఫాల్ట్ తర్వాత మీ K2 1 363 కు సమానం ఇప్పుడే మనకు గ్రాఫ్ C 1 363 వచ్చింది మీ ప్రీ ఫాల్ట్ కండిషన్ గరిష్టంగా 1 875 ద్వారా విభజించబడింది 727 అవుతుంది ఇప్పుడు మీరు m1ను లెక్కించాలి కాబట్టి m1 వాస్తవంగా అది మీ m1 అంటే నీలిరంగు వక్రరేఖ ఇది నీలిరంగు వక్రరేఖ ఇది మీ m1 మరియు దీనిలో ఈ క్షితిజ సమాంతర రేఖ యొక్క ఖండన మరియు ఈ నీలం ఇది మీ m1 అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో మీ m1 C వక్రరేఖను చూసినప్పుడు δ మీ m1 అయినప్పుడు అది 1 363 అంటే 1 363 sin m1 అవుతుంది కాబట్టి ఆ సమయంలో ఈ పవర్ Pi 1 ఈ Pi 1 మరియు Pi 1 అని ఇచ్చారు మరియు δm m1అయినప్పుడు ఈ గ్రాఫ్ దానిని ఇస్తుంది కాబట్టి ఆ సందర్భంలో మీ m1 11 కాబట్టి అది 47 190 లేదా 0 8237 రేడియన్ వస్తుంది ఇప్పుడు δm δmax π m1అంటే ఇది ఒకటి δmax π m1ఇది కాబట్టి మనకు δmax ఇది ఒక 2 317 రేడియన్ అంటే δm δmax 2 317 రేడియన్ లేదా 132 750 మీకు ఇవన్నీ లభించిన తర్వాత సమీకరణం 55 నుంచి ఈ సమీకరణాన్ని తిరిగి వ్రాయండి ఈ సమీకరణం ఇప్పుడు తిరిగి వ్రాయబడింది K1 విలువ K2 విలువ δmax విలువ δ0 విలువ మీరు ఉంచిన తర్వాత మీరు δcr ను పొందుతారు అప్పుడు మీరు ఈ విలువను ప్రతిక్షెపిస్తారు మీరు రేడియన్ అని ప్రత్యామ్నాయం చేశారు అంటే రేడియన్ అంటే cos cr 0 46363 అవుతుంది అంటే δcr 62 2o అవుతుంది కాబట్టి ఈ సమస్య ఫలితాల కోసం ఫలితాలు ఇక్కడ సంగ్రహించబడ్డాయి ఇక్కడ ఫలితాలు δ0 మనకు 32 230 m1మనకు 47 190 δcr మనకు 62 20 మరియు δm δmax మనకు 132 70 లభించాయి కాబట్టి ఇది ఒకటి మరియు మరొకటి మీరు తీసుకునే ఉదాహరణ ఇది ఒక చిన్న ఉదాహరణ నా ఉద్దేశ్యం చిన్న ఉదాహరణ సింక్రోనస్ మోటారు అనంతమైన బస్సు నుంచి స్వీకరించగల సామర్థ్యం గల మోటారు 35 శక్తిని అందుకుంటుందని అనుకుందాం లోడ్ రెట్టింపు అయితే లోడ్ కోణం యొక్క గరిష్ట విలువను నిర్ణయించండి కాబట్టి అనంతమైన బస్సు నుంచి స్వీకరించగల సామర్థ్యం గల 35 శక్తిని సింక్రోనస్ మోటారు అందుకుంటుందని నా ఉద్దేశ్యం అని చెప్పాను కానీ లోడ్ రెట్టింపు అయితే లోడ్ కోణం యొక్క గరిష్ట విలువను నిర్ణయిస్తుంది కాబట్టి ఫిగర్ 7 నుండి మీరు తిరిగి వెళితే నా ముందు ఫిగర్ 7 ఉందని నేను అనుకుంటున్నాను ఇది నా ఫిగర్ 7 కాబట్టి ఇది Pe0 Pi0 మరియు ఇది ఫిగర్ 7 నుంచి Pmax sin ఇది ఫిగర్ 7 నుంచి కాబట్టిPi0 దీనికి 35 పవర్ ఇవ్వబడుతుంది కాబట్టి Pi0 0 35 Pi0 0 35Pmax ఇది Pmax అవుతుంది కాబట్టిPi0 0 35Pmax కాబట్టి మీరు δ0 δ0 Pi0Pmax అవుతుంది 357 రేడియన్ మరియు ఇప్పుడు అది రెట్టింపు చేయబడింది కాబట్టి Pi మీ 2 0 35 Pmax కు సమానం ఎందుకంటే లోడ్ ఇప్పుడు రెట్టింపు అయితే అది ఇచ్చింది కాబట్టి లోడ్ కోణం యొక్క గరిష్ట విలువను నిర్ణయించండి ఇప్పుడు అది రెట్టింపు అయింది కాబట్టి ఇది Pi 2 0 35Pmax అంటే 0 7 Pmax కాబట్టి మీరు δ1 ను మీ δ1 గా లెక్కించాలి కాబట్టి అది δ1 PiPmax అంటే 0 7 అది 0 775 రేడియన్ అవుతుంది ఇప్పుడు ఫిగర్ 7 లో δ2 అనేది రోటర్ యొక్క స్వింగింగ్ సమయంలో గరిష్ట లోడ్ కోణం కాబట్టి ఫిగర్ 7 లో ఇది δ2 గరిష్ట రోటర్ కోణం ఓకే కాబట్టి సమీకరణం 46 ను ఉపయోగించి మీరు ఇక్కడ సమీకరణం 46 ను δ2 δ0 అని తిరిగి వ్రాస్తారు అప్పుడుsin 1cos 2 cos 0 అవుతుంది ఇక్కడδ2 మాత్రమే తెలియదు కాబట్టి ఈ విలువలను ఉంచండి మీ విషయం sin1సరైనది కాబట్టి ఈ విలువ లన్నింటినీ ఇక్కడ ఉంచండి కాబట్టి δ మొదట నేను ఈ δ2 δ0 గా వ్రాస్తున్నాను అది 0 357 తరువాత sin1 ఇప్పుడు sin1 0 7 అంటే మీ రాబోయే 0 7 మీ 7 ద్వారా ఇక్కడ 1 0 7 అని ఇవ్వబడుతుంది కాబట్టి మనము ఇక్కడ sin1 0 7 గందరగోళం లేదు మరియు cos 2 తెలియనిది మైనస్ cos 0 δ0 0 357 రేడియన్ కాబట్టిcos 0 357 0 అంటే δ2 గరిష్టంగా మీరు 720 లేదా 1 25 రేడియన్ పొందుతున్నారు కాబట్టి ఈ శక్తి వ్యవస్థ విషయం స్థిరత్వానికి ఇది చివరి ఉదాహరణ మరియు చివరకు ఇది ముగింపు కాబట్టి నేను ఇక్కడ వ్రాశాను ఫాల్ట్ కండిషన్ సమయంలో మరియు తరువాత సింక్రోనస్ జెనరేటర్ యొక్క అస్థిరత్వం రోటర్ స్వింగ్ మీద ఆధారపడి ఉంటుందని మరియు క్లిష్టమైన క్లియరింగ్ సమయం వీటిని యంత్ర జడత్వం మరియు డైరెక్ట్ ఆక్సిస్ ట్రాన్సియెంట్ రియాక్టన్స్ ద్వారా నియంత్రిస్తుందని మనము నిర్ధారించగలము మొత్తం వ్యవస్థ స్థిరత్వాన్ని మెరుగుపరచవచ్చు టర్బైన్ వాల్వ్ కంట్రోల్ ఫాస్ట్ ఫాల్ట్ క్లియరింగ్ సమయం వంటి తగిన నియంత్రణ పథకాలు మీ తగిన ఉత్తేజిత వ్యవస్థలు మరియు సౌకర్యవంతమైన AC ట్రాన్స్మిషన్ పరికరాలైన ఫాక్ట్స్ పరికరాలు ఓకే కానీ అవి మీరు మెరుగుపరచగల విషయం ఇప్పుడు పవర్ సిస్టమ్ స్టెబిలిటీ స్టడీస్ కోసం మేము మీరు అధ్యయనం చేసిన ఏదైనా స్థిరమైన స్థితి స్థిరత్వం అని అర్థం మరియు ఇది ప్రాథమికంగా లోడ్ యొక్క పెరుగుదల క్రమంగా అంటే మీ లోడింగ్ సామర్థ్యం గరిష్టంగా సమకాలీకరణను కోల్పోయే ముందు ఇప్పుడు మేము డైనమిక్ లేదా చిన్న సిస్టమ్ అవాంతరాల వల్ల వచ్చే చిన్న సిగ్నల్ స్థిరత్వం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము చివరకు సింగిల్ మెషిన్ అనంతమైన బస్సు వ్యవస్థ కోసం అస్థిరమైన స్థిరత్వం మీ కోసం పెద్ద ఆటంకాలు కలిగి ఉంది మరియు ఈ అంశంలో అనంతమైన బస్సు అంటే ఏమిటో మరియు మీ క్లిష్టమైన క్లియరింగ్ సమయాన్ని ఎలా పొందాలి అని మనము నిర్వచించాము కాబట్టి ఈ కోర్సులు మూసివేసే ముందు ఒకటి లేదా రెండు కొన్ని విషయాలు ఈ చివరి తరగతి ఒకటి లేదా రెండు విషయాలు వింటాము ఎందుకంటే ఇది మొదటి నుండి నిర్మాణ శక్తి వ్యవస్థ మరియు విద్యుత్ వ్యవస్థ యొక్క వివిధ అంశాలు మరియు చివరికి మీరు ఈ అస్థిర శక్తి వ్యవస్థ స్థిరత్వానికి వచ్చారు మరియు ఇచ్చిన మీ కాలపరిమితిలో నేను కవర్ చేయడానికి ప్రయత్నించాను నేను 9 లేదా 10 అధ్యాయాలు అనుకుంటున్నాను శక్తి వ్యవస్థలలో ఇంకా చాలా అధ్యాయాలు ఉన్నప్పటికీ మరియు తరగతి గది కోసం మీ సిద్ధాంతాలను ప్రత్యేకంగా ప్రయత్నించినప్పటికీ చాలా కొన్ని సిద్ధాంతాలు లేదా గణిత ఉత్పన్నాలు వీటికి మంచి సంఖ్యలో ఉదాహరణలు మద్దతు ఇచ్చాయి మరియు ముఖ్యంగా మీరు లోడ్ ప్రవాహాలు లేదా ఎకనామిక్ లోడ్ ఆపరేషన్ అయిన ఆప్టిమల్ సిస్టమ్ ఆపరేషన్ యొక్క పునరుక్తి పద్ధతులకు వచ్చినప్పుడు మనకు తరగతి గదిలో లేదా పరీక్ష హాలులో తెలుసు ఇది కంప్యూటర్ లేకుండా సమయం తీసుకుంటుంది కానీ కనీసం ఒకటి లేదా రెండు పునరావృత్తి అయినా మీ వైపు నుండి ఫలితం ఏమిటి అని త్వరగా ప్రయత్నించవచ్చు కాబట్టి ఈ ఉపన్యాసంలో నేను 2 లేదా 3 పునరావృత లోడ్ ప్రవాహాన్ని కూడా అనుకుంటున్నాను న్యూటన్ రాప్సన్ లోడ్ ప్రవాహం కూడా గాస్ సెడల్ కూడా కొన్ని ఇటిరేషన్లు మరియు సరైన ఆర్థిక లోడ్ పంపకం కూడా నేను ఈ దశను చూపించాను కానీ ప్రాథమికంగా కోడింగ్ అవసరం ఈ విషయం కాదు కానీ ఈ విధంగా ఒకరు దీన్ని చేయగలరని వివరించడానికి ప్రయత్నించాము తరగతి గది పరీక్షకు సంబంధించినంతవరకు లేదా మీ తరగతి గది ఈ సాధనకి సంబంధించి మీరు ఒకటి లేదా రెండు పునరావృత్తి చేయాలి మరియు ప్రతి అడుగు సరైనది కాబట్టి దీనితో మీ అభిప్రాయం నాకు చాలా ముఖ్యమైనది మరియు నేను ఏ తప్పు లేదా ఏదైనా లోపం కనుగొంటే ముఖ్యంగా ఆ లెక్కలు ఉంటే వారు ఈ సంఖ్యాపరంగా వాస్తవానికి నా చేత చేయించారని నేను చెప్పాలనుకుంటున్నాను ఈ ఉపన్యాసానికి రాకముందు నా ∆ Y Y ∆ పరివర్తన 2 2 2 2 మరియు అర గంటల ముందు ప్రతిదీ సరైనదా కాదా అని నేను క్యాలిక్యులేటర్ ద్వారా లెక్కిస్తున్నాను కాబట్టి నేను ఏదైనా పొరపాటు చేస్తే లేదా గణనలో ఏదైనా లోపం ఉంటే దయచేసి నేను ఆ సంఖ్యాపరంగా సరిదిద్ద గలిగే విధంగా నాకు మెయిల్ చేయండి మరియు ఏదైనా రచన లోపం లేదా ఏదైనా తప్పు జరిగినప్పుడు మీరు దీన్ని మూడు దశల తప్పు కేసులకు మాత్రమే చూడండి నా ప్రాముఖ్యత Z బస్ బిల్డింగ్ అల్గోరిథం మరియు ఇతర విషయాల కోసం థెవెనిన్ సమానమైనది ఇది మీకు తెలిసిన సాధారణ విషయం అని నేను ముందే అనుకుంటాను నేను మీకు చెప్పాలి